అందరికి నమస్కారం ఈరోజు మనం కొత్త చాప్టర్ మొదలు పెడదాము అది టెన్షన్ మెంబర్ ఇంతవరకు మనం వివిధ రకాలైన కనెక్షన్స్ గురించి నేర్చుకున్నాము బోల్ట్ కనెక్షన్స్ నుండి మొదలుపెట్టి వెల్డ్ కనెక్షన్స్ మరియు ఎస్ఎన్ ట్రిక్ కనెక్షన్స్ వరకు నేర్చుకున్నాము ఇప్పుడు ఒక్కొక్క మెంబర్ యొక్క డిజైన్ గురించి చూద్దాం మెంబర్ అనగా కంప్రెషన్ మెంబర్ లేదా టెన్షన్ మెంబర్ లేదా ఫ్లెక్చరల్ మెంబర్ ఒక్క RCC స్ట్రక్చర్ లో తప్ప ఇక్కడ టెన్షన్ మెంబర్స్ ది ఒక ముఖ్యమైన పాత్ర RCC స్ట్రక్చర్ లో డెడ్ లోడ్ వలన కానీ లేదా సెల్ఫ్ వెయిట్ వలన కానీ సాధారణంగా కంప్రెషన్ లో ఉంటుంది అరుదుగా టెన్షన్ కి లోనవుతుంది కానీ కొన్ని స్ట్రక్చర్స్ మాత్రం తరచుగా టెన్షన్ కి లోనవుతాయి ఇటువంటి పరిస్థితులలో టెన్షన్ ని తీసుకోవడానికి స్టీల్ మెంబర్స్ ని ఉపయోగిస్తారు ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ లో లేదా బ్రిడ్జెస్ లో ముఖ్యంగా ట్రస్ మెంబర్స్ టెన్షన్ కి గురవుతాయి ఎందుకంటే ఇక్కడ వివిధ రకాలైన లోడ్స్ ఉంటాయి అవి బ్రిడ్జెస్ లో వెహికిల్ లోడ్ మరియు విండ్ లోడ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ లో ఎర్త్ క్వేక్ లోడ్ మొదలగునవి దీన్నిబట్టి చాలా మెంబర్స్ ఆక్సియల్ టెన్షన్ కి గురవుతాయి అని తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం స్టీల్ స్ట్రక్చర్స్ యొక్క డిజైన్ నేర్చుకుంటున్నామొ అప్పుడు మనం టెన్షన్ మెంబర్స్ యొక్క డిజైన్ కూడా నేర్చుకోవాలి మనలో కొంతమంది RCC డిజైన్ నేర్చుకున్నప్పుడు టెన్షన్ మెంబర్స్ యొక్క డిజైన్ నేర్చుకుని ఉండకపోవచ్చు కానీ స్టీల్ స్ట్రక్చర్స్ ని చేసేటప్పుడు మాత్రం నేర్చుకోవాలి ఎందుకంటే ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసేటప్పుడు విండ్ వలన వచ్చే లోడ్ ని పరిగణలోనికి తీసుకోవలసి వస్తుంది అదేవిధంగా ఎర్త్ క్వేక్ ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు కొన్ని కాలమ్స్ కంప్రెషన్ కి గురవుతాయి మరికొన్ని టెన్షన్ కి గురి అవుతాయి వ్యతిరేక దిశ వలన కంప్రెషన్ లో ఉన్న కాలం టెన్షన్ కి గురవుతుంది మరియు టెన్షన్ లో ఉన్నది కంప్రెషన్ కి గురవుతుంది కనుక ఇండస్ట్రియల్ బిల్డింగ్ లేదా స్ట్రక్చర్స్ యొక్క మెంబర్స్ ని కంప్రెషన్ కి మరియు టెన్షన్ కి డిజైన్ చేయవలసి వస్తుంది వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాము టెన్షన్ మెంబర్స్ కోసం ఏ విధమైన క్రాస్ సెక్షన్ ని అయినా ఉపయోగించుకోవచ్చు అది యాంగిల్ సెక్షన్ అయినా సర్కులర్ సెక్షన్ అయినా I సెక్షన్ అయినా లేదా మరి ఏ విధమైన సెక్షన్ నీ అయినా ఉపయోగించుకోవచ్చు అయినప్పటికి సాధారణంగా టెన్షన్ మెంబర్ గా సర్కులర్ సెక్షన్ ని వాడుతారు లేదా దాని యొక్క జామెంట్రీ కల్ ప్రాపర్టీస్ ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు యాంగిల్ సెక్షన్స్ ని కూడా వాడుతారు ట్రస్ మెంబర్స్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ లోని కేబుల్స్ cables బిల్డింగ్స్ లో అవసరమైన బ్రెసింగ్ తరచుగా ఆక్సియల్ టెన్సైల్ ఫోర్సెస్ కి గురవుతాయి కనుక వీటిని దానికి తగినట్లుగా డిజైన్ చేయాలి ఇంతకుముందు చెప్పిన విధంగా ఏ విధమైన క్రాస్ సెక్షన్ ని అయినా ఉపయోగించుకోవచ్చు సాధారణంగా సర్క్యులర్ రాడ్స్ మరియు రోల్డ్ యాంగిల్ సెక్షన్ ని వాడుతారు ఇవి టెన్షన్ మెంబర్స్ యొక్క కొన్ని అప్లికేషన్స్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి లో స్టేడ్ కేబుల్స్ ని టెన్షన్ మెంబర్స్ గా డిజైన్ చెయ్యాలి అదేవిధంగా ట్రస్ మెంబర్స్ లో కొన్ని మెంబర్స్ ని టెన్షన్ మెంబర్స్ గా డిజైన్ చెయ్యాలి బ్రెసింగ్స్ లో బ్రెసింగ్ టెన్సైల్ ఫోర్సెస్ ని ఎదుర్కొంటాయి అదేవిధంగా purlin ఫ్లోర్ డెక్ నీ సపోర్టింగ్ చేసే హ్యాంగర్స్ మొదలగునవి అన్నీ కూడా టెన్షన్ కె డిజైన్ చెయ్యాలి ఇప్పుడు టెన్షన్ మెంబర్స్ ని చూద్దాము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ వివిధ రకాలైన సెక్షన్స్ ని ఉపయోగించుకోవచ్చు అవి సర్కులర్ సెక్షన్స్ మరియు రెక్టాంగిల్ లేదా స్క్వేర్ సెక్షన్స్ అదేవిధంగా యాంగిల్ సెక్షన్స్ ని బ్యాక్ టు బ్యాక్ యాంగిల్ సెక్షన్స్ గా ఉపయోగించుకోవచ్చు అలానే ఇది ఒక యాంగిల్ మరియు ఇది మరొక యాంగిల్ వీటిని ఇలా గసెట్ ప్లేట్ కి కనెక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ గసెట్ ప్లేట్ కి రెండు యాంగిల్ సెక్షన్స్ ని బోల్ట్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉన్నాయి అదేవిధంగా నాలుగు యాంగిల్ సెక్షన్స్ కూడా కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఈ విధంగా మనం కొన్ని యాంగిల్ సెక్షన్స్ ని చేసుకోవచ్చు మరికొన్ని ఖాన్ఫిగరేషన్స్ ఇలా ఉంటాయి రెండు చానల్స్ బ్యాక్ టు బ్యాక్ పెట్టుకోవడం సాధారణంగా దీన్ని కాలం సెక్షన్ కి వాడుతారు ఎందుకంటే ఇది కంప్రెషన్ మెంబర్ కనుక కానీ కొన్ని సందర్భాలలో దీన్ని టెన్షన్ మెంబర్ గా డిజైన్ చేయవలసి వస్తుంది అలానే ఛానల్ సెక్షన్స్ ఫేస్ టు ఫేస్ గా కనెక్ట్ చేసుకోవచ్చు మరియు యాంగిల్ సెక్షన్ ని ఒక బాక్స్ లా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు యాంగిల్ సెక్షన్ తో గసెట్ ప్లేట్స్ ని ఉపయోగించి వాటికి అదనపు ప్లేట్స్ ని వాడుకొని ఒక బిల్ట్ అప్ సెక్షన్ గా చేసుకొని దానిని టెన్షన్ మెంబర్ గా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు టెన్సైల్ స్ట్రెంత్ ని ప్రభావితం చేసే వివిధ రకాలైన ఫ్యాక్టర్స్ ఏమిటో చూద్దాము ఇక్కడ మనకు ఒక ప్లేటు ఉంది దీనిని రంధ్రము గుండా కనెక్ట్ చేయబడి ఉంది ఇలా రంధ్రము గుండా కనెక్ట్ చేయడం వలన నెట్ ఏరియా అనేది తగ్గుతుంది కాబట్టి నెట్ ఏరియా ని కనుక్కోవాలి లేదా టెన్సైల్ స్ట్రెంత్ ని కనుక్కునే టప్పుడు బోల్డ్ రంధ్రము యొక్క ఏరియా ని తగ్గించుకోవాలి ఎందుకంటే బోల్డ్ రంధ్రము టెన్షన్ ని తీసుకోదు ఈ రంధ్రము ఉండడం వలన స్ట్రెంత్ తగ్గుతుంది మరొకటి జామెంట్రీ ఫ్యాక్టర్ జామెంట్రీ ఫ్యాక్టర్ అనగా గేజ్ లెంత్ మరియు డయామీటర్ యొక్క నిష్పత్తి గేజ్ లెంత్ మరియు డయామీటర్ యొక్క నిష్పత్తి తక్కువగా ఉంటే నెట్ సెక్షన్ దగ్గర కాంట్రాక్ట్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది కనుక ఇది ఎక్కువ సమర్థత కలిగినది అని మరొకటి డక్ట్ లిటి ఫ్యాక్టర్ మెంబర్స్ కి డక్ట్ లిటి ఎక్కువగా ఉంటే స్ట్రెంత్ పెరుగుతుంది ఎందుకంటే స్ట్రెస్ అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తరువాతది రెసిడ్యూయల్ స్ట్రెంత్ ఎక్కడైతే ఫటిగ్ ఉంటుందో అక్కడ రెసిడ్యూయల్ స్ట్రెస్స్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అది ఎంత ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్త వహించాలి ఒకవేళ ఫాస్టనర్స్ మధ్య దూరం డయామీటర్ తో పోల్చితే తక్కువగా ఉన్నప్పుడు బ్లాక్ షియర్ వలన ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి తరువాతది షియర్ లాగ్ ఎఫెక్ట్ టెన్షన్ మెంబర్ డిజైన్ లో ఇది చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు గసెట్ ప్లేట్ కి అన్ని మెంబర్స్ కనెక్ట్ అవ్వకపోవచ్చు లేదా మొత్తం సిస్టం మే కనెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఎప్పుడైతే మెంబర్స్ లో టెన్షన్ ఉత్పన్నం అవుతుందో ఎలిమెంట్ యొక్క అన్ని భాగాలలో కానీ లేదా మెంబర్స్ లో గాని డైరెక్ట్ గా టెన్షన్ అనేది ఉండదు దీనివలన టెన్షన్ ఫోర్స్ అనేది క్రాస్ సెక్షన్ మొత్తం ఒకే విధంగా ఉండదు కనుక షియర్ లాగ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే షియర్ లాగ్ వల్ల మెంబర్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది ఉదాహరణకు యాంగిల్ అనేది గసెట్ ప్లేట్ కి కనెక్ట్ చేయబడి ఉంది ఇప్పుడు టెన్సైల్ ఫోర్స్ ని అప్లై చేస్తే ఈ భాగం నేరుగా టెన్షన్ లోకి వెళుతుంది ఎందుకంటే ఈ భాగం నేరుగా దీనికి కనెక్ట్ చేయబడి ఉంది కనుక కానీ ఈ భాగం లో ఆ విధంగా ఉండదు ఇక్కడ కొంచెం లాగింగ్ లో ఉంటుంది ఈ లాగింగ్ వల్ల షియర్ లాగ్ ఎఫెక్ట్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఈ షియర్ లాగ్ ఎఫెక్ట్ వలన మెంబర్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది ఇప్పుడు నెట్ ఏరియా ఎలా కనుక్కోవాలో చూద్దాము ఎందుకంటే టెన్షన్ మెంబర్స్ లో నెట్ ఏరియా ది ముఖ్యమైన పాత్ర ఇది సెక్షన్ యొక్క రప్చర్ ని కనుక్కోవడంలో ఉపయోగ పడుతుంది అంటే మెంబర్ యొక్క క్రిటికల్ సెక్షన్ రప్చర్ కి లోనవుతుంది కాబట్టి నెట్ ఏరియాని కనుక్కోవాలి నెట్ ఏరియా అంటే సాధారణంగా టోటల్ ఏరియా మైనస్ హోల్ ఏరియా ఎందుకంటే బోల్ట్ తో కనెక్ట్ connect చేసినప్పుడు రంధ్రాలు చెయ్యాలి ఈ రంధ్రాలు టెన్షన్ ని తీసుకోవు కాబట్టి నెట్ ఏరియా ని కనుక్కునే టప్పుడు ఈ ఏరియా అని తగ్గించుకోవాలి కాబట్టి వీలైనన్ని ఆప్షన్స్ ని ఎంచుకొని అత్యంత క్రిటికల్ సెక్షన్ ని కనుక్కోవాలి క్రిటికల్ సెక్షన్ కి అనుగుణంగా రప్చర్ వలన ఎంత స్ట్రెంత్ వస్తుంది అనేది కనుక్కోవాలి ఈ విధంగా చెయ్యాలి సాధారణంగా నెట్ ఏరియా అంటే గ్రాస్ ఏరియా మైనస్ హోల్ ఏరియా చైన్ బోల్ట్టింగ్ వాడినప్పుడు నెట్ ఏరియా ని ఈ క్రింది ఫార్ములా నుండి కనుక్కోవాలి ఎప్పుడైతే రెండు ప్లేట్స్ ని కనెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు మరియు అది టెన్షన్ P ని కలిగి ఉన్నప్పుడు బోల్ట్ కనెక్షన్ ని వాడుతారు అందులో చైన్ బోల్ట్టింగ్ వాడుతారు ఇక్కడ ఈ దిశలో ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది అది 1 1 ఈ దిశలో ఈ మార్గంలో నెట్ సెక్షన్ ఏరియా తక్కువ దీనిని తీసుకుంటే ఇక్కడ ప్లేట్ యొక్క విడ్త్ b మరియు తిక్నెస్ t కాబట్టి గ్రాస్ ఏరియా b x t అవుతుంది కానీ నెట్ ఏరియా ఈ సెక్షన్ నుండి తీసుకుంటే తక్కువగా ఉంటుంది అది గ్రాస్ ఏరియా మైనస్ హోల్ ఏరియా అంటే హోల్ యొక్క డయామీటర్ dh మరియు t అనేది తిక్నెస్ అయితే నెట్ ఏరియా b dh x t x n అవుతుంది ఈ విధంగా చైన్ బోల్ట్టింగ్ లో నెట్ ఏరియా ని కనుక్కోవాలి ఒకవేళ స్టాగర్డ్ బోల్ట్ అయితే ఈ క్రింది ఫార్ములా నుండి కనుక్కోవాలి g గేజ్ లెంత్ బిట్విన్ ద బోల్ట్ హోల్ Ps స్టాగర్డ్ పిచ్ లెంత్ బిట్విన్ లైన్ ఆఫ్ బోల్ట్ హోల్స్ n నంబర్ ఆఫ్ బోల్ట్ హోల్స్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్ ఒకవేళ ఇది స్టాగర్డ్ బోల్ట్ లేదా జిగ్ జాగ్ బోల్ట్ అయితే బోల్డ్సు అనేవి ఒక ప్రత్యేకమైన లైన్ లో ఉండవు వాటిని జిగ్ జాగ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం నెట్ ఏరియా ని ఎలా కనుక్కోవాలో తెలుసుకోవాలి మరియు అవి ఏ విధంగా ఫెయిల్యూర్ అవుతుందో కూడా తెలుసుకోవాలి ఉదాహరణకు ఇక్కడ బోల్ట్ కనెక్షన్ ఇలా ఉంది అనుకోండి ఇది ఈ మార్గం లో ఫెయిల్ అవుతుంది దీనికి ఒక పేరు పెట్టుకుందాం అది 1 2 3 ఫెయిల్యూర్ అనేది 1 2 3 4 గుండా అవ్వచ్చు మళ్లీ ఫెయిల్యూర్ ఈ మార్గంలో కూడా అవ్వచ్చు ఇది 5 ఇది 6 అంటే 1 2 5 6 ఇది 1 2 5 6 మార్గం లో అయినా ఫెయిల్యూర్ అవ్వచ్చు అలానే 1 2 5 3 4 లో అయినా ఫెయిల్యూర్ అవ్వచ్చు ఇక్కడ ఇది ఈ మూడు ప్రత్యామ్నాయాలతో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మూడు ప్రత్యామ్నాయ మార్గాలలో నెట్ ఏరియా ని కనుక్కోవాలి ఇందులో ఏది తక్కువగా ఉంటే అది అత్యంత క్రిటికల్ వన్ అవుతుంది కనుక ఫెయిల్యూర్ అనేది మొదట ఆ లైన్ లో అవుతుంది ఈ విధంగా మనం కనుక్కోవాలి ఒకవేళ గేజ్ డిస్టెన్స్ మరియు స్టాగర్డ్ డిస్టెన్స్ ఒకే విధంగా లేకపోతే ఫార్ములా ని కొద్దిగా మార్చుకుని ఇలా రాసుకోవాలి ఉదాహరణకు ఈ కేసులో ఈ రెండు ప్లేట్స్ నీ లాగ్ జాయింట్ తో కనెక్ట్ చేయబడి ఉంది ఇక్కడ P టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది మరియు ఇక్కడ ఒక బోల్ట్ ఉంది ఇది మరొక బోల్ట్ ఇది ఇంకొక బోల్ట్ అంటే ఇది 1 2 3 మార్గం లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక కేస్ ఇంకా మూడు ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయి అవి 1 2 4 5 6 1 2 5 61 2 4 7 ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామొ మొత్తం సారాంశాన్ని ఈ బొమ్మ లో చూద్దాము ఇక్కడ నెట్ ఏరియా Anet దీన్ని ఇలా కనుక్కోవాలి x t ఇక్కడ t అనేది ప్లేట్ యొక్క తీక్నెస్ dh అనేది ప్లేట్ యొక్క గ్రాస్ డయామీటర్ b అనేది ప్లేట్ విడ్త్ మరియు n లైన్ యొక్క నంబర్ ఆఫ్ బోల్డ్సు లైన్ యొక్క నంబర్ ఆఫ్ బోల్డ్సు అంటే ఈ లైన్ లో ఎన్ని బోల్డ్సు ఉన్నాయి అని ఈ కేసు లో 3 ఉన్నాయి చైన్ బోల్ట్టింగ్ లో అయితే నెట్ ఏరియా ని కనుక్కోవడము చాలా సులువు కానీ జిగ్ జాగ్ బోల్ట్టింగ్ లో మాత్రం నెట్ ఏరియా ని కనుక్కోవడం సమస్యగా మారుతుంది జిగ్ జాగ్ బోల్ట్టింగ్ లో రెండు విషయాలను చెప్పుకున్నాము ఒకటి స్టాగర్డ్ పిచ్ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉండి మరియు గేజ్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండటం దీనికి అదనం గా మనం చెప్పుకున్నట్టు ఫెయిల్యూర్ అనేది 1 2 3 4 మార్గం గుండా కానీ లేదా 1 2 5 6 మార్గం గుండా కానీ లేదా 1 2 5 3 4 మార్గం గుండా కానీ అయ్యే అవకాశం ఉంది అని ఒకవేళ ఫెయిల్యూర్ 1 2 5 3 4 మార్గం గుండా అవుతుంది అనుకుంటే n అనేది 3 అవుతుంది ఎందుకంటే క్రిటికల్ సెక్షన్ లో నంబర్ ఆఫ్ బోల్ట్ హోల్స్ 3 ఉన్నాయి కనుక n అనేది 3 అవుతుంది ఈ విధంగా మనం కనుక్కోవాలి ఇది మనకు తెలిసిన ఫార్ములా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గా వేరియబుల్ నేమ్ n అనేది క్రిటికల్ సెక్షన్ లో ఉన్న నంబర్ ఆఫ్ బోల్ట్ హోల్స్ అంటే ఏ సెక్షన్ నుండి అయితే అది పాస్ అవుతుందో దానికి అనుగుణంగా నంబర్ ఆఫ్ బోల్ట్ హోల్స్ ని కనుక్కోవాలి Ps అనేది స్టాగర్డ్ పిచ్ లెంత్ అంటే బోల్ట్ హోల్స్ యొక్క లైన్స్ కి మధ్య గల దూరం ఈ ఫిగర్ లో చూపిన విధంగా ఉంటుంది g అనేది గేజ్ లెంత్ అంటే బోల్ట్ హోల్స్ మధ్య గల దూరం ఈ ఫిగర్ లో చూపిన విధంగా dh అనేది బోల్ట్ హోల్స్ యొక్క డయామీటర్ b మరియు t అనేవి ప్లేట్ యొక్క విడ్త్ మరియు తిక్నెస్ కాబట్టి నెట్ ఏరియాని ఇలా కనుక్కోవాలి ఒకవేళ స్టాగర్డ్ పిచ్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటే ఉదాహరణకి ఈ కేసు చూడండి ఈ కేసులో ఇక్కడ ఇది s1 మరియు ఇది s2 అంటే ఈ బోల్డ్సు 1 2 3 అనేవి ఒకే లైన్ లో లేవు కాబట్టి ఈ కేసు లో మనం వ్యక్తిగతమైన స్టాగర్డ్ డిస్టెన్స్ ని తీసుకొని నెట్ ఏరియా ని కనుక్కోవాలి ఒకవేళ 1 2 4 5 6 యొక్క నేట్ ఏరియా ని తీసుకుంటే ఇక్కడ రెండు ఇంక్లైన్డ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా చెయ్యాలి అది ps224g2 మరియు ps124g1 మరియు నెట్ ఏరియా ని ఇలా కనుక్కోవచ్చు ఫెయిల్యూర్ అనేది మరొక మార్గం లో కూడా అవ్వవచ్చు కనుక నెట్ ఏరియా ని కనుక్కోవడానికి ముందుగా మనం క్రిటికల్ పాత్ ని కనుక్కోవాలి లేదా ఈ పాత్స అవి 1 2 3 1 2 4 5 6 1 2 5 6 మరియు 1 2 4 7 యొక్క నెట్ ఏరియాస్ ని కనుక్కొని ఇందులో ఏది తక్కువగా ఉంటే ఆ పాత్ క్రిటికల్ అవుతుంది అంటే దాని గుండా ఫెయిల్యూర్ అవుతుంది మామూలు గా చూస్తే ఏ లైన్ నుండి ఫెయిల్యూర్ కావచ్చు అనేది చెప్పలేము కనుక వాటిని కనుక్కొని వాటి నుండి ఏది అత్యంత క్రిటికల్ అనేది కనుక్కోవాలి మనకు పరిమితమైన సమయం ఉన్నందువలన ఈ విధంగా ఈరోజు పాఠాన్ని ముగిస్తున్నాను తర్వాత క్లాస్ లో మనం ఒక ఎగ్జాంపుల్ ని చేద్దాము దానిలో మనం నెట్ ఏరియా ని ఎలా కనుక్కోవాలో చూపిస్తాను ధన్యవాదములు